సరే ఈ ప్రత్యేకమైన ఉపన్యాసంకు స్వాగతం ఇక్కడ చివరి ఉపన్యాసంలో మనం చూసినవి ఏమిటి అనేక భాగాలను కొలవడానికి మల్టీమీటర్ను ఎలా ఉపయోగించవచ్చో చూశాము వివిక్త భాగాల కోసం వోల్టేజ్ను కొలవడానికి మల్టీమీటర్ను కూడా ఉపయోగించవచ్చు మరియు మేము వేరియబుల్ ఎసి లేదా వేరియాక్ చూశాము ఎసి వోల్టేజ్ మార్చడానికి వేరియాక్ ఉపయోగించవచ్చు మనం డిజిటల్ మల్టీమీటర్ ఉపయోగించి కొలవగలిగాము ఇప్పుడు చివరి ప్రత్యేకమైన ఉపన్యాసం లో మనం పౌనపున్యాని కూడా చూడగలిగాము అది మనం 49 8 చుట్టూ కొలవడం చేయగలిగాము 50 హెర్ట్జ్ చుట్టూ పౌనపున్యాలను లైన్ ఫ్రీక్వెన్సీ మరియు వోల్టేజ్ 230 వోల్ట్లు కాబట్టి భారతదేశంలో వోల్టేజ్ సింగిల్ ఫేజ్ మరియు 230 వోల్ట్ల AC మరియు లైన్ ఫ్రీక్వెన్సీ 50 హెర్జ్ కాబట్టి ఈ ప్రత్యేకమైన మాడ్యూల్లో చాలా ముఖ్యమైన పరికరాలను సరఫరా శక్తిని చూద్దాం కాబట్టి విద్యుత్ సరఫరా AC విద్యుత్ సరఫరా లేదా DC విద్యుత్ సరఫరా కావచ్చు కాబట్టి DC అంటే ఏమిటి మరియు AC అంటే ఏమిటి ఈ ప్రత్యేక ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి చాలా ముడి మార్గంలో DC 0 పౌనపున్యాన్నికలిగి ఉండగా AC లో మీరు పౌనపున్యాన్ని మార్చవచ్చు కాబట్టి మనం AC ని కొలిచినప్పుడు మీకు 50 హెర్ట్జ్ పౌనపున్యాo ఉంటుంది కానీ మీరు DC ని కొలిస్తే 0 హెర్ట్జ్ సరళ రేఖ ఉంటుంది అందుకే మనం DC ని సరళ రేఖ ద్వారా సూచిస్తాము మనం ఎసి సైన్ వేవ్ ద్వారా సూచిస్తున్నాము మనం త్రిభుజం ద్వారా లేదా చదరపు తరంగం ద్వారా AC ని సూచించవచ్చు కాబట్టి ఎసి ప్రత్యామ్నాయ ప్రవాహం మరియు DC ప్రత్యక్ష విద్యుత్తు ఈ రోజు ఈ ప్రత్యేకమైన ఉపన్యాసంలో DC విద్యుత్ సరఫరా చూద్దాం ఇది ఒకటి ఎడమ DC విద్యుత్ సరఫరా ఇది కుడి మరొక DC విద్యుత్ సరఫరా మీరు చూస్తేఇది కుడి స్థిర DC శక్తి వనరు మరియు ఇది చాలా పాతది కాబట్టి ఇప్పుడు నేను ఎందుకు రెండూ విద్యుత్ సరఫరాలు ఇక్కడ ఉంచాను ఏమిటంటే చాలా విశ్వవిద్యాలయాలు ఇప్పటికీ ఈ DC విద్యుత్ సరఫరాను ఉపయోగించుకోవచ్చులేదా అధునాతన సంస్కరణను ఉపయోగించవచ్చు ఇప్పుడు ఈ DC విద్యుత్ సరఫరాలో వ్రాసిన విషయాలు ఏమిటో మనం మొదట చూడాలి కాబట్టి మనం మొదటి విషయం CV FB చూడండి అప్పుడు మనకు ప్లస్ 15 వోల్ట్ల సర్దుబాటు మైనస్ 15 వోల్ట్లు ఉన్నాయి మైనస్ సాధారణ మరియు ప్లస్ ఉంది ఒక ఫ్యూజ్ ఉంది మరియు తరువాత ఒక మెయిన్స్ ఉంది కాబట్టి నేను ఈ పరికరాన్ని 230 వోల్ట్ల ఎసికి కనెక్ట్ చేసాను మరియు నేను దానిని ఆన్ చేస్తున్నాను కాబట్టి నేను దాన్ని కనెక్ట్ చేసినప్పుడు మరియు నేను దాన్ని ఆన్ చేసినప్పుడు మీరు ఈ LED కాంతిని చూడగలరు ఇప్పుడు మీరు మనం వోల్టేజ్ను ఎలా కొలవగలమో చూస్తాము సీతారాం నాతో పాటు ఇక్కడ ఉన్నారు మరియు ఈ మల్టీమీటర్ను DC విద్యుత్ సరఫరాకు ఎలా కనెక్ట్ చేయాలో మీకు చూపుతాడు కాబట్టి మనకు DC ఉంది మనకు ఇక్కడ మల్టీమీటర్ ఉంది మరియు అతను దానిని DC విద్యుత్ సరఫరాకు అనుసంధానిస్తాడు అంతా సరే వోల్టేజ్ అంటే ఏమిటి 93 వోల్ట్లు అద్భుతమైనవి ఇప్పుడు నేను వోల్టేజ్ మార్చాలనుకుంటేదాన్ని మార్చడానికి మరొక మార్గం ఏమిటి నేను స్క్రూడ్రైవర్ ఉపయోగించి మార్చగలను ఎందుకంటే ఇది కొద్దిగా పాతది మనం దానిని మారుస్తున్నప్పుడు వోల్టేజ్ మార్పును చూడవచ్చు దీన్ని దయచేసి వేరే దిశ మార్చండి వోల్టేజ్లో మార్పు ఉంది మీరు స్క్రూడ్రైవర్ ఉపయోగించి వోల్టేజ్ నాబ్ మార్చడం ద్వారా మార్చవచ్చు ఇప్పుడు మైనస్ 15 అంటే ఏమిటి మీరు మైనస్ 15 వోల్ట్లను కొలవాలనుకుంటే మీరు ఎలా కొలవగలరు మీరు దీన్ని నలుపుకు కనెక్ట్ చేస్తారు మరియు అదే సాధారణమైనది ఇది మీ మైనస్ 14 మీరు నాబ్ను సర్దుబాటు చేయడం ద్వారా మార్చవచ్చు ఇది 15 కి చేరుతుంది మరియు మీరు 15 వోల్ట్లకు దగ్గరగా ఉంటారు ఇప్పుడు మనకు తెలిస్తే ఆపరేషనల్ యాంప్లిఫైయర్లు 741 లో మనం ప్లస్ 15 ను వర్తింపజేస్తాము మనం మైనస్ 15 ను వర్తింపజేస్తాము ఇది మీ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ సర్క్యూట్కు ఇచ్చిన మీ బయాస్ వోల్టేజ్ అయితే ఎలా దీన్ని లేదా ఈ DC వోల్టేజ్ను ఆపరేషనల్ యాంప్లిఫైయర్లకు లేదా ఏదైనా సర్క్యూట్కు ఎలా ఉపయోగించాలో ఉపయోగించండి దీనికి DC విద్యుత్ సరఫరా అవసరం అప్పుడు ఇది మీ DC శక్తి సరఫరా ఇప్పుడు ఈ క్రొత్త సంస్కరణను చూద్దాం ఇది మంచి వెర్షన్ ఇక్కడ ఎడమ మనం విలువ కూడా చూడవచ్చు ఇక్కడ ఉన్నప్పుడు కుడివైపు మనం చూడలేము ఎందుకంటే మనం ఇక్కడ మల్టీమీటర్ను కనెక్ట్ చేయాలి మనం మల్టీమీటర్నుఎడమవైపు నిజంగా కనెక్ట్ చేయవలసిన అవసరం లేదు మల్టీమీటర్ కేవలం కనెక్ట్ చేయబడింది మనం ఇక్కడ చూస్తున్న విలువ ఏమైనా అది మనం మల్టీమీటర్ లో చూస్తున్న దానితో సమానంగా ఉంటుంది కాబట్టి ఇది దగ్గరగా ఉంటుంది కానీ ఈ సందర్భంలో కుడి ప్రదర్శన లేదు అయితే ఎడమవైపుది చాలా పెద్దది మరియు స్థూలమైనది మరియు ఎత్తడానికి భారీగా ఉందని మీరు చూస్తారు కాబట్టి మళ్ళీ నేను ఎత్తాను ఇది తప్పు అది ఆన్లో ఉన్నప్పుడు నేను దాన్ని ఎత్తాను అది విద్యుత్తు ఆన్లో ఉన్నప్పుడు మీరు ఏ పరికరాలను ఎత్తకూడదు మీరు శక్తిని ఆపివేయాలి పరికరాన్ని డిస్కనెక్ట్ చేయండి ఆపై మీరు దాన్ని ఎత్తవచ్చు కాబట్టి ఇవి భారీ పరికరాలు ఎందుకు అంత పెద్దది ఎందుకంటే సరఫరా వోల్టేజ్ మీరు ఈ ప్రత్యేక పరికరాలకు దరఖాస్తు చేస్తున్నారు 230 వోల్ట్ల ఎసి నేను దీనిని 230 వోల్ట్ల నుండి 15 వోల్ట్ల వరకు మారుస్తున్నాను కాబట్టి నేను ట్రాన్స్ఫార్మర్ అని పిలువబడే పరికరాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది మొదట ట్రాన్స్ఫార్మర్ ఏమి చేస్తుంది ఎసిని 230 వోల్ట్లు నుండి తగ్గిస్తుంది అంటే ఇది ఏ వోల్టేజ్ కి అయినా తగ్గించవచ్చు అప్పుడు మనం మరొక సర్క్యూట్ ఉపయోగించాలి సరియైనదా మరియు దీనిని ట్రాన్స్ఫార్మర్ మరియు ఇతర సర్క్యూట్ ఉపయోగించడం వల్ల మీ AC ని DC కి మార్చగలము సర్క్యూట్ అంటే ఏమిటి ఇది ఒక రెక్టిఫైయర్ ఇప్పుడు రెక్టిఫైయర్లలో అనేక రకాలు ఉన్నాయి కాబట్టి నేను ఒక పదాన్ని ఉపయోగించినప్పుడు నేను చెప్పినట్లుగా ప్రతిసారీ నేను ప్రతి పదం మీద చాలా భారీగా నొక్కడం మీరు వెళ్లి రెక్టిఫైయర్లు రకాలు ఏమిటో చూడాలి ఎందుకంటే ఇది ఈ ప్రత్యేక ఉపన్యాసంలో వివరించడం లేదు కాబట్టి నేను రెక్టిఫైయర్ అని చెప్పినప్పుడు ఏ రకమైన రెక్టిఫైయర్ సగం రెక్టిఫైయర్ ఫుల్ రెక్టిఫైయర్ లేదా ఏదయినా మరొక రెక్టిఫైయర్ ఆ ట్రాన్స్ఫార్మర్ల కోసం ట్రాన్స్ఫార్మర్ స్టెప్ డౌన్ లేదా ట్రాన్స్ఫార్మర్ స్టెప్ అప్ కాబట్టి ఇక్కడ మేము దాన్ని స్టెప్ డౌన్ చేస్తాము ఇప్పుడు ఇది ఏసీ వోల్టేజ్ ఎసి వోల్టేజ్ సైన్ వేవ్ సరియైనదా 230 వోల్ట్స్ ఎసి 50 హెర్ట్జ్ పౌనపున్యాo మనం కొంత వోల్టేజ్కు స్టెప్ డౌన్ చేస్తాము అది ఇప్పటికీ ఎసి కాబట్టి మనం AC భాగాన్ని తొలగించాలి మరియు మనం దానిని DC గా తయారు చేయాలి మనము ఫిల్టర్ చేయాలి కాబట్టి నేను చేస్తున్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఇది DC విద్యుత్ సరఫరా వోల్టేజ్ ఏమిటో మనం చూడలేము కరెంట్ ఏమిటో మనం చూడలేము కాబట్టి ఏమిటి ప్రత్యామ్నాయ మార్గం మనం మల్టీమీటర్ ఉపయోగించవచ్చు ఇప్పుడు మనం మరొకదానికి వెళ్దాం ఇది ఎడమ ఇది పెద్దది మీరు అన్ని విధాలా అభివృద్ధి లేదు చూస్తున్నారు ఇది మునుపటి కంటే పెద్దది ఎందుకంటే ఇప్పుడు మనకు రెండు వనరులు ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తారు మనం ఇక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు ఇది DC లీనియర్ విద్యుత్ సరఫరా నియంత్రించబడుతుంది లీనియర్ రెగ్యులేటెడ్ అంటే మీరు దీన్ని నియంత్రించవచ్చు ఇది DC వోల్టేజ్ లీనియర్ విద్యుత్ సరఫరా మనం వోల్టేజ్ పెంచినప్పుడు సరళంగా పెరుగుతుంది అంటే ఆ వోల్టేజ్ మరియు కరెంట్కి సరళ సంబంధం ఉంది అని కాదు అది అలా కాదు కరెంట్ మార్పులు ఉపయోగిస్తున్న లోడ్ పై ఆధారపడుతుంది ఇప్పుడు దీన్ని ప్రారంభించడానికి మొదట ప్రతి విభాగాన్ని చూద్దాం ఆపై ఈ ప్రత్యేక DC విద్యుత్ సరఫరా పాత్ర ఏమిటో చూద్దాం కాబట్టి మళ్ళీ నేను ఈ ప్రత్యేకమైన DC కి శక్తిని ఇస్తున్నాను విద్యుత్ సరఫరా మరియు నేను ఇక్కడకు ఇచ్చాను కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఆన్ చేయవచ్చు మీరు దయచేసి అది ఆన్ చేయవచ్చు మీరు చూసేది అద్భుతమైనది ఏమిటి ఇక్కడ కరెంట్ 0 ఎందుకంటే లోడ్ కనెక్ట్ కాలేదు కాబట్టి ఇది కరెంట్ 0 శక్తి ఏమిటి శక్తి లేదా వోల్టేజ్ 0 వోల్ట్లు లేదా 0 2 వోల్ట్లు ఇక్కడ ఇది 5 ఇప్పుడు ఒక విభాగాన్ని మాత్రమే చూద్దాం కాబట్టి మీరు ఇక్కడ చాలా స్పష్టంగా చూడగలిగితే ఇక్కడ వ్రాయబడినది ఏమిటి 0 నుండి 30 వోల్ట్లు మరియు 3 ఆంపియర్ అంటే గరిష్ట కరెంట్ 3 ఆంపియర్ కావచ్చు అది అయితే 4 ఆంపియర్లు ఏమి జరుగుతుంది ఇది కాలిపోతుంది ఇది ఆపరేట్ చేయబడదు కాబట్టి గరిష్టంగా 3 ఆంపియర్ మరియు వోల్టేజ్ 0 నుండి 30 వోల్ట్ల వరకు మీరు దానిని మార్చవచ్చు ఇప్పుడు ఇది ఏమిటి ఇది స్థిరమైన వోల్టేజ్ CV ఇక్కడ ఉందని మీరు చూస్తారు స్థిరమైన కరెంట్ కోసం ఎరుపురంగు LED సిసి ఉంది కోర్సు ఉంది మరియు చక్కటి గుబ్బలు ఉన్నాయి కాబట్టి దీని అర్థం వోల్టేజ్ మీరు దీన్ని మార్చవచ్చు లేదా చక్కగా ట్యూన్ చేయవచ్చు ప్రస్తుతానికి మీరు కోర్సును మార్చవచ్చులేదా మీరు దాన్ని చక్కగా ట్యూన్ చేయవచ్చు కాబట్టి ఈ కోర్సు మరియు ఫైన్ అర్థం ఏమిటి మనం కోర్సు వోల్టేజ్ను మార్చినట్లయితే మీరు ఇది మారుతున్నట్లు త్వరగా చూడండి మరియు మీరు 2 3 4 5 నుండి వోల్టేజ్ పొందవచ్చు నేను ఫైన్ చేయాలనుకుంటే నెమ్మదిగా ట్యూన్ చేయండి 5 6 5 7 చూడండి కాబట్టి కోర్సు మీకు ఈ చక్కని ట్యూనింగ్ ఇవ్వదు మళ్ళీ ఈ ట్యూనింగ్ DC విద్యుత్ సరఫరా నుండి మనం పొందగల ఉత్తమ ట్యూనింగ్ ఇప్పుడు మళ్ళీ ఏమిటి ఎరుపు నలుపు మరియు మధ్య గుబ్బలు ఉన్నాయి మీరు చూస్తే ప్లస్ 15 వోల్ట్లు 2 ఆంపియర్ కామన్ మైనస్ 15 వోల్ట్లు 2 ఆంపియర్ ఉంది ఇది మనం ముందు చూసిన దానికి సమానంగా ఉంటుంది కాబట్టి మొదట వోల్టేజ్ చూద్దాం మీరు ఉపయోగించి వోల్టేజ్ కొలవాలనుకుంటే మల్టీమీటర్ మల్టీమీటర్ ఏమి చూపిస్తుందో చూద్దాం ఎరుపు ప్రోబ్ను ఎరుపుకు మరియు నలుపును నలుపుకు కలిపినప్పుడు రీడింగ్ ఏమి వస్తుంది ఇది DC విద్యుత్ సరఫరాలో ఉందా 93 5 కాబట్టి 5 92 చాలా దగ్గరగా ఉన్నాయి లేదా ఇది మరింత ఖచ్చితమైనది ఎందుకంటే ఇది 2 అంకెల వంటిది మనం మరింత చూడవచ్చు కాబట్టి 5 92 వోల్ట్లుఅద్భుతమైనది కరెంట్ ఏమిటి కరెంట్ 0 మరొకటి ఎలా ఉంటుంది ఇది 5 22 వోల్టేజ్ ఎలాగో చూడండి అతను ఎరుపు ప్రోబ్ను ఎరుపుకు మరియు నలుపును నలుపుకు కలుపుతున్నాడు మీరు ఏమి చూడగలరు 21 చాలా దగ్గరగా అద్భుతమైనది ఇప్పుడు మీరు ప్లస్ 15 వోల్ట్లు మరియు మైనస్ 15 వోల్ట్లను చూడాలనుకుంటే చివరిసారి మాదిరిగానే మీరు ప్లస్ 15 వోల్ట్లను కనెక్ట్ చేయవచ్చు కాబట్టి ప్లస్ 15 వోల్ట్లు మళ్ళీ ఎరుపు మరియు సాధారణమైనవి ఇది మీ కేంద్రం మరియు మీరు చూసేది 15 ఇప్పుడు ఇది స్థిరంగా ఉంది 15 0 ఇప్పటికే ఉంది దీన్ని మార్చాల్సిన అవసరం లేదు మైనస్ 15 వోల్ట్ల కోసం మీ ఎరుపు ప్రోబ్ను ఎరుపుకు కనెక్ట్ చేయండి మరియు మైనస్ 15 వోల్ట్లు మీరు చూడండి ఆపరేషనల్ యాంప్లిఫైయర్ల విషయంలో మీరు నేరుగా ఈ టెర్మినల్స్ ఉపయోగించవచ్చు మరియు ప్లస్ 15 మైనస్ 15 వోల్ట్లను వర్తించండి మరొక విషయం ఏమిటంటే అదే సమయంలో మనం 2 వోల్టేజ్ మూలాలను ఉపయోగించవచ్చు మనం ప్లస్ దరఖాస్తు చేయవచ్చు 15 మైనస్ 15 ఈ DC విద్యుత్ సరఫరా యొక్క ప్రయోజనం ఏమిటంటే మనం బహుళ సర్క్యూట్లను ఉపయోగించవచ్చు మరియు మీరు దీన్ని మూలంగా ఉపయోగించవచ్చు ఇది స్థానికంగా తయారు చేయబడిన DC విద్యుత్ సరఫరా కానీ 2 ప్రయోజనాలు ఉన్నాయి వాస్తవానికి నేను బహుళ ప్రయోజనాలు అని చెప్పగలను ఒకటి ఈ వైపు ఉంటే మీరు చూస్తారు 0 నుండి 30 వోల్ట్ల 3 ఆంపియర్ మరియు మీరు మరొక వైపుకు వెళితే గరిష్టంగా 0 నుండి 5 వోల్ట్లు 1 5ఆంపియర్ అప్పుడు మీరు ప్లస్ 15 లేదా మైనస్ 15 ను ఉపయోగించవచ్చు ఇది మరొక ప్రయోజనం అంటే ఆమీరు బహుళ సర్క్యూట్లను ఉపయోగించవచ్చు మరియు మీ DC విద్యుత్ సరఫరా అంటే ఇదే కాబట్టి ఇప్పుడు మీ అందరికీ తెలుసు ప్రస్తుతము ఏమిటో మీకు తెలియకపోతే నేను మీకు చెప్పదలచిన ఒక విషయం నాబ్ విలువ ఎల్లప్పుడూ గరిష్టంగా ఉండాలి చేయండి ఎల్లప్పుడూ గరిష్టంగా చేయండి అది అవుతుంది మీ సర్క్యూట్ను సేవ్ చేయండి మీరు ఏదైనా సర్క్యూట్ నడుపుతున్నప్పుడు ఎల్లప్పుడూ గరిష్టంగా ఉంచండి మీరు ఉపయోగిస్తున్నప్పుడు ఏదైనా ఎలక్ట్రానిక్ సర్క్యూట్తో మీ DC విద్యుత్ సరఫరా ఆపై దాన్ని గరిష్టంగా ఉంచండి కాబట్టి ఇదంతా మీ DC విద్యుత్ సరఫరా గురించి మనం చూసినది పాత వెర్షన్ మరియు మనం చూసిన మరొకటి క్రొత్త సంస్కరణ విషయం ఏమిటంటే మీరు ఉపయోగించే ఏదైనా వెర్షన్ DC విద్యుత్ సరఫరా అంటే ఏమిటో మీరు తెలుసుకోవాలి మరియు రీడింగులు ఇక్కడ లేకపోతే దాని గురించి ఆందోళన పడవద్దు వోల్టేజ్ ఏమిటో తనిఖీ చేయడానికి మీకు మల్టీమీటర్ అవసరం కాబట్టి మనం ఈ ప్రత్యేక ఉపన్యాసాన్ని ఇక్కడ ఆపివేస్తాము మరియు తరువాతి ఉపన్యాసంలో ఫంక్షన్ జెనరేటర్ చూద్దాం మరియు మనం అనలాగ్ సర్క్యూట్ల ప్రయోగాలు చేసినప్పుడు కూడా మనం ఎక్కువగా ఉపయోగిస్తాము కాబట్టి ఇది ప్రారంభం ఇది మీ DC విద్యుత్ సరఫరా మరియు తదుపరి ఉపన్యాసంలో మనం ఫంక్షన్ జెనరేటర్ చూస్తాము కాబట్టి ఇది ఈ ఉపన్యాసం యొక్క ముగింపు చాలా ధన్యవాదాలు